TALE యొక్క మాడ్యూల్ 3 యూనిట్ 5 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం అనగా ఇంజనీరింగ్ లో బోధన మరియు నేర్చుకోవడం ఈ యూనిట్ హౌ బ్రెయిన్స్ లెర్న్ మెదళ్ళు ఎలా నేర్చుకుంటాయో అర్థం చేసుకోవడానికి మన ప్రయత్నం యొక్క కొనసాగింపు మునుపటి యూనిట్లలో మనం అర్థం చేసుకున్నది మెదడు యొక్క అనాటమీ కి సమాచార బదిలీని పరిష్కరించడంలో మెదడును సులభతరం చేసే నిర్దిష్ట బోధనా పద్ధతులు ఉన్నాయి జ్ఞాపకశక్తి ఎలా ఏర్పడుతుందో మరియు డేవిడ్ సౌసా కి మరియు తరువాత పని చేసే జ్ఞాపకశక్తికి ఎలా వెళుతుందో మనము చూశాము మునుపటి యూనిట్లో మనము చూసిన కొన్ని బోధనా పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు ప్రస్తుత యూనిట్లో మనము ప్రాసెస్ ను కొనసాగిస్తాము వర్కింగ్ మెమరీ కి బదిలీ చేసి అక్కడ ఉంచండి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో దాన్ని నిలుపుకోవటానికి కూడా దీనికి మనం చూసే నిర్దిష్ట ప్రక్రియలు అవసరం వాస్తవానికి మరెన్నో ప్రక్రియలు ఉన్నాయి ఉదాహరణకు 'నేను ఏదో తెలియనిది తిరిగి పొందడం ఎలా ' మనం పరిష్కరించడానికి వెళ్ళని ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనము దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి మరియు నిలుపుదలతో మాత్రమే వ్యవహరిస్తాము జ్ఞాపకశక్తి మనకు గతాన్ని ఇస్తుంది జ్ఞాపకశక్తిలో నిల్వ చేయబడినది మన గత అనుభవాల మొత్తం జ్ఞాపకశక్తి మనకు గతాన్ని మరియు 'మనం ఎవరు' అనే రికార్డును ఇస్తుంది మరియు ఇది మానవ వ్యక్తిత్వానికి అవసరం మన జ్ఞాపకశక్తిలో నిల్వ చేయబడిన వాటి ద్వారా మనం ఎవరు ప్రధానంగా నిర్ణయిస్తారు కొన్ని కారణాల వలన జ్ఞాపకశక్తిలో కొంత భాగాన్ని తీసివేస్తే అప్పుడు మనము వేరే వ్యక్తి అవుతాము అందువల్ల జ్ఞాపకశక్తి సమర్థవంతంగా 'మనం ఏమిటని' మనము ఇక్కడ ఊహించవచ్చు అన్ని ప్రాక్టికల్ ప్రయోజనాల కోసం సమాచారాన్ని నిల్వ చేయగల మెదడు సామర్థ్యం అపరిమితంగా ఉంది ఈ సామర్థ్యానికి మించి సమాచారాన్ని మెదడు నిర్వహించలేమని చెప్పడానికి ఎవరూ ఇంకా ఒక సంఖ్యతో లేదా దేనితోనూ రాలేదు అందువల్ల క్రొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎటువంటి అడ్డంకులు లేవు మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడల్లా మెదడు శారీరక మరియు రసాయన మార్పుల ద్వారా వెళుతుంది అంటే మన మెదడు ఒకేలా లేదు లేదా నిన్నటిది కాదు ఎందుకంటే ఈ గత కొన్ని గంటలలో మనము కొన్ని అనుభవాలను అనుభవించాము మరియు ఆ అనుభవాలు నిల్వ చేయబడతాయి లేదా పునర్నిర్వచించబడవచ్చు లేదా కొన్ని పాత జ్ఞాపకాలు తీసివేయబడి ఉండవచ్చు ఈ రోజు మెదడు నిన్నటి నుండి భిన్నంగా ఉంటుంది ప్రేరేపించడం కొంతకాలం మాత్రమే ఉంటుంది అంటే ప్రేరేపించబడిన న్యూరాన్ల సమూహం కొద్దిసేపు ఒక సమూహంగా కలిసి ఉంటుంది దీనిని స్టాండ్బై సమయం అంటారు స్టాండ్బై సమయంలో పాటర్న్ పునరావృతమైతే రిహార్సల్ అని పిలువబడే ప్రక్రియల ద్వారా అనుబంధ సమూహం కలిసి ప్రేరేపించడానికి జరిపే ధోరణి పెరుగుతుంది అంటే కొన్ని స్టిములస్ వచ్చినప్పుడు న్యూరాన్ల యొక్క కొన్ని సమూహాలు కలిసి ప్రేరేపించబడతాయి స్టాండ్బై కాలం తరువాత ఏమి జరిగిందో నాకు జ్ఞాపకం లేదు

స్టిములస్ నెట్వర్క్లను అనుబంధిస్తాయి మరియు ఏర్పరుస్తాయి తద్వారా ఒకటి ప్రేరేపించబడినప్పుడు మొత్తం నెట్వర్క్ కలిసి బలోపేతం అవుతుంది తద్వారా మెమరీ తయారీని ఏకీకృతం చేస్తుంది ఇది మరింత తిరిగి పొందగలదు స్టిములస్ ఏర్పడిందని అనుకుందాం మరియు నిర్దిష్ట ప్రక్రియల రిహార్సల్ మరియు ప్రాక్టీస్ ద్వారా మనము వాటిని బలోపేతం చేస్తాము అది కథలో ఒక భాగం మాత్రమే మనచే ఏర్పడిన ఈ నెట్వర్క్ ఇప్పుడు మన గత అనుభవంలో ఇప్పటికే ఏర్పడిన ఇతర నెట్వర్క్లతో అనుసంధానించబడి ఉంటే అంటే మనము క్రొత్త మెమరీని ఇప్పటికే ఉన్న నెట్వర్క్ లకు సంబంధం కలిగి ఉన్నాము ఈ నెట్వర్క్ లు మన గత అనుభవాల నుండి వచ్చాయి అనేక నెట్వర్క్ లు అనుబంధించబడితే అది నిర్దిష్ట మెమరీని తిరిగి పొందడం సులభం చేస్తుంది ఏదైనా కొత్త అభ్యాసాన్ని మన గతం నుండి చాలా విషయాలతో అనుబంధించడం మంచి అభ్యాస ప్రక్రియ దానికి అనుసంధానించబడిన అన్ని విషయాలతో ప్రేరేపించబడిన ఏదైనా కూడా ప్రేరేపించబడుతుంది ఆపై వెంటనే మీకు అవసరమైనప్పుడు ఆ సమాచారం మీ వర్కింగ్ మెమరీ ద్వారా ప్రేరేపించబడతాయి అక్కడ మీరు మొదట పూర్తిగా సంబంధం లేనిదిగా భావించే ఒక అంశంతో సంబంధం కలిగి ఉంటారు జ్ఞాపకశక్తి యొక్క మరొక అంశం జ్ఞాపకాలు చెక్కుచెదరకుండా నిల్వ చేయబడవు అవి ముక్కలుగా మరియు సెరెబ్రమ్ నెట్వర్క్ లు నిల్వ చేసేటప్పుడు అవి ఏదో ఒకవిధంగా కనెక్ట్ అవుతాయి ఒక ఎన్గ్రామ్ను ఆక్టివేట్ చేయడం వల్ల సంఘటన లేదా వస్తువుకు సంబంధించిన మన ఆలోచనలు మరియు అనుభవాల జ్ఞాపకం వస్తుంది మీరు ఒక మూలకాన్ని ప్రేరేపిస్తే మిగతా అన్ని అంశాలు కలిసి వస్తాయి మరియు గత అనుభవాన్ని మీరు పూర్తిగా అనుభవిస్తారు మెదడు ఒకటి కంటే ఎక్కువ నెట్వర్క్ లో విస్తరించిన అనుభవాన్ని నిల్వ చేస్తుంది ఇది పరిమితం కాదు మీరు వేరే సాధారణ భేధాత్మక సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నట్లయితే మనము ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూనే ఈ సాధారణ భేధాత్మక సమీకరణం మీ గతంలోని అనేక విషయాలకు సంబంధించినది ఉదాహరణకు సమయంతో మారే ఏదైనా భేధాత్మక సమీకరణం వలె మాత్రమే రూపొందించబడుతుంది సమయంతో వేరియబుల్స్ మారే అన్ని దృగ్విషయాలను దానితో మోడల్ చేయవచ్చు ప్రపంచం గురించి మన దృక్పథం కూడా కాలంతో నిరంతరం మారుతుంది ఒక ట్రిగ్గర్ అన్ని అనుబంధ నెట్వర్క్ లను ప్రారంభిస్తూనే ఉంటుంది మరియు అందుకే మనము దీనిని విస్తరించిన అనుభవం అని పిలుస్తాము మరిన్ని కనెక్షన్లు చేయబడితే అభ్యాసకుడు కొత్త అభ్యాసానికి మరింత అవగాహన మరియు అర్ధాన్ని జోడించగలడు ఈ ప్రక్రియ ఇప్పుడు కొత్త అభ్యాసాన్ని తిరిగి పొందడానికి బహుళ అవకాశాలను ఇస్తుంది ఎందుకంటే మీరు దాన్ని తిరిగి పొందలేకపోతే అది ఏ మాత్రం ప్రయోజనం లేదు అది నిల్వ చేయబడినా అది నిల్వ చేయబడిందో లేదో మనకు తెలియదు అది నిల్వ చేయబడినా నేను దాన్ని తిరిగి పొందలేకపోతే అది ప్రయోజనం లేదు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని విస్తృతంగా డిక్లరేటివ్ మెమరీ గా వర్గీకరించవచ్చు న్యూరో సైంటిస్టులలో ఎక్కువమంది ఈనాటికి దీనిని ఈ రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చని నమ్ముతారు మరికొన్ని సంవత్సరాల తరువాత న్యూరో సైంటిస్టులు ఈ వర్గీకరణను మార్చవచ్చు లేదా మరిన్ని తరగతులను జోడించవచ్చు లేదా వాటిని విలీనం చేయవచ్చు మనకు తెలియదు డిక్లరేటివ్ మెమరీ నుండి ప్రాసెస్ చేసే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి బదిలీ చేసేది హిప్పోకాంపస్ అని మనము పేర్కొన్నాము డిక్లరేటివ్ మెమరీ నుండి గుర్తుకు తెచ్చుకోవడం దాదాపు అప్రయత్నంగా ఉంటుంది నాన్ డిక్లరేటివ్ మెమరీ మాదిరిగా కాకుండా డిక్లరేటివ్ మెమరీలో నిల్వ చేయబడిన వాటిని గుర్తుచేసుకోవడం సులభం డిక్లేరేటివ్ మెమరీని మన స్వంత చరిత్రలోని సంఘటనల యొక్క చేతన జ్ఞాపకశక్తిని సూచిస్తుంది ఒక సంఘటన జరిగినప్పుడు సమయం మరియు స్థలాన్ని గుర్తించడానికి ఇది మనకు సహాయపడుతుంది మరియు మనకు గుర్తింపును ఇస్తుంది నేను అనుభవాన్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా గుర్తుంచుకున్నాను మొత్తం విషయం ఒక ఎపిసోడ్ నేను వెళ్లి అన్ని వివరాలు గుర్తుందా లేదా అని సినిమా చూశాను కాని నేను అనుభవించిన సంఘటన యొక్క కొన్ని అంశాలను గుర్తుంచుకోగలను సెమాంటిక్ మెమరీ

సమయాన్ని ఎలా చెప్పాలి రెండు సంఖ్యలను ఎలా గుణించాలి మరియు మీరు మొత్తం విషయాలను సెమాంటిక్ మెమరీగా పిలుస్తారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 'కార్గిల్ యుద్ధం జరిగిందని గుర్తుచేసుకున్న సైన్యం నుండి వచ్చిన అనుభవజ్ఞుడు' సెమాంటిక్ మెమరీ ని కలిగి ఉంటుంది నాన్ డిక్లరేటివ్ మెమరీ నిర్ణయాలు సాధారణంగా ప్రొసెదురల్ మెమరీ నైపుణ్యాలు ఉంటాయి ఉదాహరణలు పళ్ళు తోముకోవడం సైకిల్ తొక్కడం కారు నడపడం లేదా సాధారణ అవకలన సమీకరణం మొదలైనవాటిని పరిష్కరించడం మరియు మీకు కావలసినన్నింటిని జాబితా చేయవచ్చు నైపుణ్యం యొక్క అభ్యాసం కొనసాగుతున్నప్పుడు ఈ జ్ఞాపకాలు మరింత సమర్థవంతంగా మారుతాయి ఉదాహరణకు మీ వృత్తిలో ప్రతిరోజూ సాధారణ సరళ అవకలన సమీకరణాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంటే అప్పుడు స్పష్టంగా మీరు ఖచ్చితంగా ఉపయోగించాల్సిన విధానం ఏమిటో తెలుసుకోవడానికి మీరే ప్రయత్నించాల్సిన అవసరం లేదు ప్రొసెదురల్ మెమరీ కు మారుతుంది

అంటే నేను కొంతకాలం క్రితం భేధాత్మక సమీకరణాన్ని పరిష్కరించడం వంటివి చేసి ఉంటే నాకు అన్ని వివరాలు గుర్తులేకపోవచ్చు ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏమి చేయాలి దశల క్రమం ఏమిటి ఆపై నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను ప్రతిరోజూ ఏదో చేస్తున్నట్లయితే నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది రిఫ్లెక్సివ్ అవుతుంది మరియు మీరు ఈవెంట్ను ప్రేరేపించిన తర్వాత ఇది జరుగుతుంది స్వయంచాలకంగా ప్రదర్శించే అనేక కాగ్నిటివ్ పై ఆధారపడి ఉంటాయి పర్సెప్చువల్ రెప్రెసెంటేషన్ సిస్టం గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఉంది ఇది పదాల నిర్మాణం మరియు రూపాన్ని సూచిస్తుంది మరియు జ్ఞాపకశక్తిలోని వస్తువులను స్పష్టమైన రీకాల్ లేకుండా ముందస్తు అనుభవం ద్వారా ప్రాంప్ట్ చేయవచ్చు ఇది ఎలా పని చేస్తుంది ఉదాహరణకు ఎవరో ఐదు అక్షరాల పదాన్ని ఇస్తారు ఇందులో రెండు అక్షరాలు లేవు మీ మునుపటి అనుభవం ఆధారంగా మీరు ఆ ఖాళీని పూరించగలరు మీకు ఆ పదం యొక్క ఐదు అక్షరాలు అవసరం లేదు కొన్ని డ్రాయింగ్ వేర్వేరు బేసి వస్తువుతో చూపబడుతుంది ఉదాహరణకు తలపై రెండు కొమ్ములు ఉన్న ఒక మానవ మూర్తి వెంటనే మీరు రెండు కొమ్ములతో ఉన్న మానవుడిని నిజంగా చూడకపోతే మీ సంబంధిత పూర్వ అనుభవం ఆధారంగా వస్తువు వాస్తవ ప్రపంచంలో ఉండదని మీరు చెప్పగలుగుతారు మనలో ఎవ్వరూ చూడలేదని లేదా కనీసం నేను అనుకోను కొమ్ములున్న వ్యక్తులు ఉన్నారని ఎటువంటి నివేదిక లేదు దీనినే మనం పర్సెప్చువల్ రెప్రెసెంటేషన్ సిస్టం అని పిలుస్తాము ఇప్పుడు మనకు ప్రసిద్ధ క్లాసికల్ కండిషనింగ్ ఉంది ' అంటారు మీరు తీవ్రంగా ఏదో పని చేస్తున్నారని అనుకుందాం మరియు అదే భవనంలో మీకు అకస్మాత్తుగా అలారం వినిపిస్తుంది ఇది అసోసియేటివ్ లెర్నింగ్ అంటారు నాన్ అసోసియేటివ్ లెర్నింగ్స్ మనకు సహాయపడుతుంది పర్యావరణానికి అలవాటుపడటం ద్వారా మీ ఉద్దేశ్యం ఏమిటి వచ్చే ప్రతి సెన్సరీ ఇన్పుట్కు నేను స్పందించను సాధారణంగా మీరు మీ దృష్టిని ఎప్పుడూ సందర్శించని పూర్తిగా క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరే అక్కడకు రావడానికి చాలా వివరంగా తీసుకుంటారు కానీ మీరు అక్కడ పనిచేస్తుంటే లేదా మీరు ఏదైనా చేస్తుంటే ఆ ఇన్పుట్లన్నీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మనకు ఇష్టం లేదు హాబిత్వేషన్

సెన్సిటైజెషన్ ద్వారా ఖచ్చితంగా ఏమి చేయాలో మనకు తెలుసు ఉదాహరణకు మీరు మంటలను తీసుకుంటే చాలా భారతీయ సందర్భాలలో మనకు మంటలను ఆర్పే యంత్రాలు ఉండవచ్చు మరియు మరెన్నో మరియు వాటిని ఉపయోగించడానికి చాలా మంది ప్రజలు శిక్షణ పొందుతారని నేను అనుకోను మనకు తెలిసినప్పుడు ఇది ఫైర్ అలారం అయితే మనం ఏదో ఒకటి చేయాలి మీకు సంబంధిత అసోసియేటివ్ లెర్నింగ్ కు మనము నిజంగా స్పందించలేము ఎమోషనల్ మెమరీ ని ప్రాసెస్ చేయడంలో ఎక్కువగా పాల్గొంటుంది ఇది కేంద్ర పాత్ర పోషిస్తుంది కొన్నిసార్లు ఒక అనుభవం కేవలం సంఘటన యొక్క భావోద్వేగ సారాంశం వలె నిల్వ చేయబడుతుంది అనగా మనకు వివరాలు గుర్తుండవు కాని మనకు అది నచ్చిందా లేదా అనే విషయాన్ని గుర్తుంచుకుంటాము లేదా ఆ సమయంలో మనం మంచి లేదా చెడు లేదా విచారంగా లేదా కోపంగా భావించాము etc మనము ఆ భాగాన్ని మాత్రమే గుర్తుంచుకుంటాము మనకు తెలియకపోయినా మరియు వివరాలను గుర్తుంచుకోలేకపోతున్నప్పుడు మీరందరూ అలాంటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాని మనకు అది ఇష్టం ఉందా లేదా అని గుర్తుంచుకోవచ్చు భావోద్వేగాలు కొత్త అభ్యాస సముపార్జనను సానుకూలంగా మరియు ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులకు తరగతి గది గురించి ప్రతికూల భావోద్వేగం ఉండకుండా చూసుకోవాలి భావోద్వేగాలు అభ్యాసాన్ని ప్రభావితం చేసే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అభ్యాసం జరిగే భావోద్వేగ వాతావరణం మరియు మరొకటి భావోద్వేగాలు నేర్చుకునే విషయంతో సంబంధం కలిగి ఉంటాయి ఉదాహరణకు మీరందరూ మీ స్వంత ప్రాంతాలలో అనుభవించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీకు కొన్ని సబ్జెక్టులు నచ్చాయి మరియు మీకు కొన్ని సబ్జెక్టులు నచ్చవు విషయాన్ని ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం అంటే ఏమిటి కాగ్నిటివ్ స్థాయిలో ఇష్టపడటం లేదా ఇష్టపడటం లేదని చెప్పే లక్షణం లేదు కాని మనము ఇంకా కంటెంట్ గురించి ఒక భావోద్వేగాన్ని పెంచుకుంటాము భావోద్వేగ వాతావరణం తరగతి తరగతి వాతావరణం మరియు సంస్థాగత వాతావరణానికి నేరుగా సంబంధించినది ఉదాహరణకు విద్యార్థులు తమకు తాము ప్రశ్నలు అడుగుతారు దీనికి వారు సమాధానం కలిగి ఉండాలి నేను సహాయం కోరినప్పుడు గురువు నన్ను మొద్దుగా భావిస్తారా అని ప్రజలు అడుగుతారు సమాధానం ఒక రకమైన ప్రతికూలంగా ఉందా అని అంటే గురువు చేస్తుంది నాకు డంబ్ గా అనిపిస్తుంది అప్పుడు నేను గురువును కూడా సంప్రదించను 'నేను విజయవంతం అవుతున్నానో లేదో ఉపాధ్యాయుడు పట్టించుకుంటారా ' అనే ప్రతికూల సమాధానం విద్యార్థుల అభ్యాసంపై చాలా ప్రతికూల భావోద్వేగంగా కూడా పనిచేస్తుంది 'నేను ఏమి చేసినా నేను ఎందుకు చేయాలి అని అతను పట్టించుకోడు నేను ఎందుకు నన్ను పట్టించుకోవాలి 'అనేది ఒక రకమైన అవ్యక్త విషయం 'సంస్థ నా అవసరాలకు ప్రతిస్పందిస్తుందా ' సంస్థ అంటే ఏమిటి ఇది పరిపాలన మరియు ప్రధానమైనవి కావచ్చు అవి నా అవసరాలకు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రతిస్పందిస్తాయి దీనినే మనం భావోద్వేగ వాతావరణం అని పిలుస్తాము మరియు ఇది చాలా కేంద్రమైనది మేము దీనిని రెండవ యూనిట్ బోధనా పరిస్థితుల సందర్భంలో ప్రస్తావించాము పరిస్థితి యొక్క ఒక అంశం భావోద్వేగ వాతావరణం ఈ ప్రశ్నలకు అపస్మారక ప్రతిస్పందనలు విద్యార్థులను వారి ఉపాధ్యాయుల వైపు లేదా భవిష్యత్తు అభ్యాస అనుభవాల వైపు దూరంగా ఉంచగలవు గురువు లేదా సంస్థ ఏమి చేయాలి మీరు క్రమం తప్పకుండా ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేయాలి వారు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తారని మరియు వారి అభ్యాసానికి మనము బాధ్యత వహిస్తాము ఒక విద్యార్థిని అర్థం చేసుకోలేకపోతే నేను నిందించలేను మరియు వ్యవస్థ అతన్ని మొద్దు వాడని నిందించింది వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భరోసా ఇవ్వడం కొనసాగించకపోతే విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి తప్పుకోవచ్చు మరియు స్పష్టంగా ఇది భవిష్యత్ అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది ఒక రసాయన దృగ్విషయం ఉంది విడుదల అవుతుంది దీనివల్ల అభ్యాస పనిపై తక్కువ శ్రద్ధ ఉంటుంది విద్యార్థులు మరియు కంటెంట్ విద్యార్థులు భావోద్వేగ పెట్టుబడి పెట్టిన పాఠ్యప్రణాళిక విషయాలను గుర్తుంచుకునే అవకాశం ఉంది ఆ ప్రత్యేకమైన విషయం గురించి లేదా ప్రత్యేకమైన విషయం గురించి నేను ఇష్టపడేది ఉంది నేను నేను ఇష్టపడుతున్నాను లేదా నేను ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను అని చెప్పే పరంగా భావోద్వేగ పెట్టుబడి పెట్టాను ఎందుకంటే ఇది ఆహ్లాదకరమైన అనుభవాలు మరియు మొదలైనవాటికి దారితీస్తుంది దాని అర్థం ఏమిటి ఉపాధ్యాయుడు విద్యార్థులను అభ్యాస విషయంతో మానసికంగా పాలుపంచుకోవాలి మరియు ఇదంతా కాగ్నిటివ్ కాదు మనము దీన్ని ఎలా చేయాలి అనుకరణలు జర్నల్ రచన వృత్తాంతాలు వాస్తవ ప్రపంచ అనుభవాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థులను మానసికంగా కంటెంట్తో కనెక్ట్ చేయడానికి వీలుగా ఉపాధ్యాయుడు ఉపయోగించే కొన్ని వ్యూహాలు ఇవి మొదటి విషయం ఏమిటంటే ఉపాధ్యాయుడు కంటెంట్తో మానసికంగా కనెక్ట్ అవ్వడం అవసరం మరియు అతను విద్యార్థులతో మాట్లాడే విధానంలో ఇది ప్రతిబింబిస్తుంది ఉపాధ్యాయుడు కంటెంట్తో మానసికంగా కనెక్ట్ అయినప్పుడు కనీసం మెజారిటీ విద్యార్థులు కూడా కంటెంట్తో మానసికంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆ కంటెంట్కు సంబంధించి సానుకూల భావోద్వేగం ఉంటే విద్యార్థులు ఆ సమాచారాన్ని వర్కింగ్ మెమరీ నుండి దీర్ఘకాలిక మెమరీకి బదిలీ చేసి అక్కడే ఉంచే అవకాశం ఉంది ఇప్పుడు మనము లెర్నింగ్ ఆపై ఆచరణాత్మకంగా దాన్ని కోల్పోతుంది నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మనకు బోధించిన ఏదో ఒక మన అనుభవాలన్నీ 5 లేదా 6 సంవత్సరాల క్రితం అని మరియు మీరు ఆ సమాచారాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించకపోతే మీరు దాని యొక్క కొన్ని జాడలను గుర్తుంచుకుంటారు కానీ మనకు వివరాలు గుర్తుండవు మన జ్ఞాపకశక్తిని నిరంతరం బలోపేతం చేసుకోవాలి అభ్యాసం ఎల్లప్పుడూ దీర్ఘకాలిక నిలుపుదలని కలిగి ఉండదు మీరు ఆ సెమిస్టర్ సమయంలో ఏదైనా నేర్చుకున్నట్లయితే మీరు దానిని దీర్ఘకాలికంగా నిలుపుకుంటున్నారని కాదు నిలుపుదల దేనిని సూచిస్తుంది ఇది ఒక లక్షణం దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అభ్యాసాన్ని లక్షణంలో గుర్తించడం మరియు తిరిగి పొందగలిగే విధంగా సంరక్షిస్తుంది రిటెన్షన్ అనేది విద్యార్థుల దృష్టి స్థాయి పొడవు మరియు రిహార్సల్ రకం గుర్తించబడిన క్లిష్టమైన లక్షణాలు విద్యార్థుల అభ్యాస ప్రొఫైల్ మరియు ముందస్తు అభ్యాసం యొక్క ప్రభావంతో సహా అనేక కారకాలచే ప్రభావితమైన ఒక సరికాని ప్రక్రియ సరిగ్గా జరిగే ప్రక్రియ ఏమిటి మన దగ్గర ఆ వివరాలు లేవు కానీ సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్న కొన్ని సానుకూల మరియు ప్రతికూల ప్రక్రియలు లేదా ప్రక్రియల గురించి మనం ఆలోచించవచ్చు నిలుపుదల అనేది అభ్యాసకుడు చేతన శ్రద్ధను ఇవ్వడమే కాక దీర్ఘకాలిక నిల్వ నెట్వర్క్ లలో చివరకు ఏకీకృతం కావడానికి అర్ధాన్ని మరియు అర్థాన్ని కలిగి ఉన్న సంభావిత ఫ్రేమ్వర్క్ లను కూడా నిర్మించాలి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని నిలుపుకునే ప్రక్రియ బదిలీ మరియు రిటెన్షన్ ల రెండూ మనము విస్తృతంగా రిహార్సల్ అని పిలుస్తాము క్రొత్త అభ్యాసానికి జ్ఞానం మరియు అర్ధాన్ని కేటాయించడం అభ్యాసకుడికి ప్రాసెస్ చేయడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి తగిన సమయం ఉంటే సంభవిస్తుంది అంటే మీరు విద్యార్థులకు ఆ సమాచారాన్ని ప్రాక్టీస్ చేయడానికి లేదా ప్రాసెస్ చేయడానికి సమయం ఇవ్వకపోతే మరియు మీరు క్రొత్త అంశంపైకి వెళితే రిహార్సల్ సరిపోదు మరియు అది జ్ఞాపకశక్తిని నిలుపుకునే అవకాశం లేదు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు అధికంగా కంటెంట్ను ఓవర్లోడ్ చేయడంతో భారతీయ సందర్భంలో ఇదే జరుగుతుంది మరిన్ని కోర్సులు కలిగి ఉండటం మరియు ప్రతి కోర్సులో బోధించాల్సిన పదార్థం అసాధారణంగా పెరుగుతుంది తద్వారా తరగతి గదిలో బదిలీ చేయబడిన ఏదైనా సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మరియు తిరిగి ప్రాసెస్ చేయడానికి సమయం లేకపోవటానికి దారితీస్తుంది సమాచారం యొక్క ఈ నిరంతర పునఃసంవిధానాన్ని రిహార్సల్ అంటారు రిహార్సల్ భావనలను దీర్ఘకాలికంగా నిలుపుకోవడం లేదు ఇది మళ్లీ సాధన చేస్తుందని మీరు నిర్ధారించకపోతే దీర్ఘకాలిక నిలుపుదల అస్సలు ఉండదు ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సమయాన్ని అలాగే నిర్దిష్ట అభ్యాస ఫలితాలకు తగిన రిహార్సల్ రకాన్ని పరిగణించాలి ఎలాంటి రిహార్సల్ అవసరం కొన్ని సాధారణమైనవి అవసరం కావచ్చు కొన్నింటికి సుదీర్ఘ రిహార్సల్స్ అవసరం కావచ్చు ఇది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ఉపాధ్యాయుడు తీసుకునే నిర్ణయాలు సమాచారాన్ని నిలుపుకోవడంలో అభ్యాసకుడి సామర్థ్యం కూడా ఉపయోగించే బోధనా పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అందుకే తరువాతి యూనిట్లలో రిటెన్షన్ లకి దారితీసే బోధనలో ఉపయోగించే వివిధ అంశాలు మరియు వ్యూహాలపై ఎక్కువ సమయం గడపబోతున్నాం రిహార్సల్ కూడా టీచర్ ఇనీషియేటెడ్ ను ఉపాధ్యాయుడు చేయవలసి ఉంటుంది రెండు రిహార్సల్ వ్యూహాలు ఉన్నాయి ఒకటి రోట్ రిహార్సల్ స్ట్రాటజీ అని పిలుస్తాము ఈ రెండూ ప్రతి ఒక్కరూ ఉపయోగించే సాధారణ రిహార్సల్ వ్యూహాలు విస్తృతమైన రిహార్సల్ వ్యూహం పారాఫ్రేజింగ్ లో ఒకటి విద్యార్థులు తమ మాటల్లోనే ఆలోచనలను మౌఖికంగా పునరావృతం చేస్తారు ఇది తరువాత నిల్వకు సుపరిచితమైన సూచనలుగా మారుతుంది ప్రతి విద్యార్థి తన ఆమె మాటలలో తిరిగి వ్రాయగలిగితే ఆ పదాలు పదబంధాలు తరువాత నిల్వ చేయడానికి సూచనలుగా మారతాయి మీరు ఏదైనా సూచనలను చూసిన క్షణం మీరు ఆలోచన మరియు ఇతర ఆలోచనలను లేదా ఆ ఆలోచనతో సంబంధం ఉన్న కార్యకలాపాలను గుర్తుకు తెచ్చుకోగలరు మరొక వ్యూహం సెలెక్టింగ్ మరియు ఉపన్యాసాలను సమీక్షిస్తారు క్లిష్టమైన మరియు ముఖ్యమైన భాగాలను నిర్ణయిస్తారు నిర్ణయం తీసుకోవటానికి ప్రమాణాలు ఉపాధ్యాయుడు లేదా రచయిత మరియు లేదా ఇతర విద్యార్థుల నుండి వస్తాయి అప్పుడు విద్యార్థులు ఆలోచనను పారాఫ్రేజ్ చేసి వారి నోట్స్ లో వ్రాస్తారు ప్రెడిక్టింగ్ కంటెంట్ యొక్క ఒక విభాగాన్ని అధ్యయనం చేసిన తరువాత విద్యార్థులు అనుసరించాల్సిన విషయాలను అంచనా వేస్తారు మరియు గురువు కంటెంట్ గురించి ఏ ప్రశ్నలు అడగవచ్చు అది రిహార్సల్ యొక్క ఒక మార్గం విద్యార్థుల బృందం కంటెంట్ను చూస్తున్నట్లయితే మరియు వారు ప్రశ్నలను అంచనా వేయడానికి ప్రయత్నించగలిగితే ఉపాధ్యాయుడు మిమ్మల్ని అడగవచ్చు మరియు కంటెంట్ను తిరిగి సమీక్షించి సమాధానాలతో రావచ్చు ప్రశ్నించడం కంటెంట్ను అధ్యయనం చేసిన తర్వాత విద్యార్థులు కంటెంట్ గురించి ప్రశ్నలను సృష్టిస్తారు ప్రశ్న ప్రభావవంతంగా ఉండటానికి అన్ని సంబంధిత కాగ్నిటివ్ స్థాయిలలో ఉండాలి సమ్మరైజింగ్ లేదా ముగింపు విద్యార్థులు నేర్చుకున్న ముఖ్యమైన పదార్థం లేదా నైపుణ్యాలను ప్రతిబింబిస్తారు మరియు సంగ్రహిస్తారు మేము కొన్ని బోధనా భాగాలు లేదా రిహార్సల్ వ్యూహాలను మాత్రమే చూపించాము మీరు మీ స్వంత రిహార్సల్ వ్యూహాన్ని రూపొందించవచ్చు సాహిత్యంలో ఇటువంటి రిహార్సల్ వ్యూహాలు 30 40 ఉన్నాయి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు మంచి రిటెన్షన్ ల కోసం మేము ఇప్పుడు మాట్లాడిన అన్ని విషయాల ఆధారంగా విద్యార్థులకు రిహార్సల్ కార్యకలాపాలు మరియు వ్యూహాలను నేర్పండి లేదా బోధనా భాగాలు మరియు వ్యూహాలను ఇవ్వండి వ్యూహం అంటే మీరు ఏ క్రమంలో బోధనా భాగాలను ఉపయోగించాలనుకుంటున్నారు విద్యార్థులు తమ అధ్యయనం మరియు అభ్యాస అలవాట్లలో భాగమయ్యే వరకు రిహార్సల్ వ్యూహాలను నిరంతరం అభ్యసించమని విద్యార్థులకు గుర్తు చేయండి వారు దానికి అలవాటు పడాలి లేదా అది రిఫ్లెక్టివ్ మోడ్ కాకుండా రిఫ్లెక్సివ్ మోడ్లోకి వెళ్ళాలి రిహార్సల్కు సంబంధించినది ఉంచండి ఇది అసంబద్ధమైన రిహార్సల్ అయితే అది నిలుపుదలకి దారితీయదు ఉదాహరణకు ఉపాధ్యాయుడి అనుభవాలు విద్యార్థుల అభ్యాసానికి సంబంధించినవి కాకపోవచ్చు కాబట్టి మీరు మీ రిహార్సల్ వ్యూహంగా భావించేదాన్ని కనుగొనాలి గుర్తుంచుకోండి మీరు కంటెంట్ను పునరావృతం చేస్తూ ఉంటే అది మాత్రమే రిహార్సల్ యొక్క ప్రభావానికి నమ్మదగిన సూచిక కాదు ఉపాధ్యాయులకు మరొక మార్గదర్శకం అభ్యాసకులు వారి రిహార్సల్ను తోటివారికి మరియు ఉపాధ్యాయులకు మాటలతో చెప్పండి మీరు ఏమి చేస్తున్నారో ఉపాధ్యాయులకు సమయం అనుమతిస్తే మీరు కొన్నిసార్లు మీ తోటివారితో మాట్లాడవచ్చు రిహార్సల్ను అర్ధవంతంగా మరియు విజయవంతం చేయడానికి మరింత దృశ్య మరియు సందర్భోచిత సూచనలు లేదా ఆధారాలను అందించండి అంటే ఆ దృశ్య ఆధారాల చుట్టూ నేను ఇతర ఆధారాలను సృష్టించగలను నేను రేఖాచిత్రాన్ని గీయగలను మరియు నేను టెక్స్ట్ బాక్స్ ఉంచగలను విజువల్ క్యూస్ ఎల్లప్పుడూ చాలా ప్రభావవంతంగా ఉంటాయి 3 రోజుల తరువాత రిటెన్షన్ ప్రక్రియ మరియు దృశ్య సమాచారం రెండింటికీ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి వెర్బల్ కూడా మెరుగుపడుతుంది మరియు ఈ ప్రక్రియ మీ ప్రేరణను కూడా పెంచుతుంది ఇది మీ ప్రేరణను పెంచుతుంది మరొక అంశం ఏమిటంటే ఎవరు వివరించారో కూడా నేర్చుకుంటారు నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం మరొకరికి వివరించడం సహకార అభ్యాస సమూహాలలో ఈ భాగం ఉంటుంది ఇవి కొన్ని రిటెన్షన్ వ్యూహాలు ఈ విషయం చాలా విస్తృతమైనది మరియు ఈ అంశంపై చాలా సాహిత్యం ఉంది ఉపాధ్యాయుడు దీనిని అన్వేషించాలి మరియు వారి విద్యార్థుల సమూహం సబ్జెక్ట్ సంస్థకు సంబంధించి ఉత్తమంగా పనిచేసే రిహార్సల్ వ్యూహాలను కనుగొనాలి ఎక్సర్సైజ్ మీ కోర్సులలో మీరు ఉపయోగించిన రిహార్సల్ వ్యూహాల యొక్క రెండు ఉదాహరణలు మరియు వాటి ప్రభావంపై మీ అభిప్రాయాన్ని ఇవ్వమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము ఒక్కొక్కటి గరిష్టంగా 250 పదాలు రాయండి మీరు మీ ఫలితాలను ఈ మెయిల్లో భాగస్వామ్యం చేయగలిగితే మేము దానిని అభినందిస్తున్నాము మరియు దాని ద్వారా మన ఇంటరాక్షన్ ను కూడా కొనసాగించవచ్చు తరువాతి యూనిట్లో రిటెన్షన్ తో వ్యవహరించడంలో మెదడును సులభతరం చేసే బోధనా భాగాలను అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము మనము క్లుప్తంగా మూడు లేదా నాలుగు బోధనా భాగాలను చూశాము మనము ఇప్పుడు ఆ భాగాలను మరింత క్రమపద్ధతిలో గుర్తిస్తాము మరియు వాటిని తరగతి గదిలో ఎలా అమలు చేయాలి అని మీ శ్రద్ధకి చాలా ధన్యవాదాలు